పరిశ్రమ 4 0 యొక్క మరొక ముఖ్యమైన అంశం వ్యాపార దృక్పథం స్మార్ట్ మరియు కనెక్ట్ చేయబడిన వ్యాపార దృక్పథం వ్యాపార దృక్కోణంలో పరిశ్రమ 4 0 సందర్భంలో మనం మాట్లాడుతున్న స్మార్ట్నెస్ మరియు కనెక్టివిటీని చూడటం దీనికి సంబంధించిన ఈ విభిన్న సమస్యలను లోతుగా చూడటానికి ప్రయత్నిస్తున్నారు అన్నింటిలో మొదటిది పరిశ్రమ 4 0 లో మనం దాని గురించి మాట్లాడుతున్నాము మనం ఈ కనెక్టివిటీ కనెక్ట్ చేయబడిన యంత్రాలు ప్రతిచోటా కనెక్టివిటీ సెన్సిటింగ్ కనెక్టివిటీ మరియు మొదలైనవి అవసరం కాబట్టి ప్రశ్న ఏమిటంటే మనకు ఈ రకమైన కనెక్ట్ చేసిన ఉత్పత్తులు ఎందుకు అవసరం దాని గురించి అంత మంచిది ఏమిటి మేము గతంలో చేస్తున్న పనుల నుండి కనెక్ట్ చేయబడిన ఉత్పత్తులకు ఎందుకు మారాలనుకుంటున్నాము ఈ యంత్రాల యొక్క విభిన్న ఉత్పత్తుల మధ్య మనకు కనెక్టివిటీ ఎందుకు అవసరం ఈ యంత్రాలను మనం తెలివిగా ఎందుకు చేయాలి అన్నింటిలో మొదటిది ఈ భౌతిక వస్తువులను పరిశ్రమలలోని వివిధ యంత్రాలను అనుసంధానించడానికి ఈ కనెక్టివిటీ అవసరం రెండవ విషయం ఏమిటంటే ఈ భౌతిక వస్తువుల నుండి ఈ విభిన్న డేటాను సేకరించి వాటి మధ్య పంచుకోవడం చాలా ముఖ్యం మరియు కొన్ని నెట్వర్క్ ద్వారా డేటాను విశ్లేషించబోయే చోటికి పంచుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఈ కనెక్టివిటీ తప్పనిసరిగా అవసరం ఎందుకంటే ఈ కనెక్టివిటీ మరియు స్మార్ట్ దృక్పథం ద్వారా మనం మొత్తం వనరుల సామర్థ్యాన్ని పెంచవచ్చు వనరుల వినియోగం వనరుల వినియోగం పరంగా మొత్తం సామర్థ్యం పెరుగుతుంది మరియు తయారీ ప్రక్రియలో మొత్తం ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది కాబట్టి మెరుగైన వనరుల సామర్థ్యం మెరుగైన ఉత్పాదకత ఇవి మనం స్మార్ట్ మరియు కనెక్ట్ అయిన వ్యాపార దృక్పథాన్ని తీసుకోవలసిన కారణాలు కాబట్టి మరోసారి ప్రయోజనాలు ఏమిటి IoT సెంట్రిక్ సొల్యూషన్స్ ఉపయోగించకుండా గతంలో చేసిన ఉత్పత్తుల కంటే వేగంగా ఈ ఉత్పత్తులను వేగంగా తయారు చేయబోతున్నాం చౌకైన ఉత్పత్తులు అభివృద్ధి చెందబోతోంది ఈ స్మార్ట్ సొల్యూషన్స్ చేర్చడం ద్వారా ఈ ఉత్పత్తులు మంచి మార్గంలో ఉపయోగించబడతాయి ఉత్పత్తి యొక్క మెరుగైన రీకాల్ ప్రక్రియ పరిశ్రమ ద్వారా కొన్ని ఉత్పత్తిని గుర్తుచేసుకోవలసి ఉంటుంది కాబట్టి ఆ రీకాల్ ప్రాసెస్ చాలా క్లిష్టమైన ప్రక్రియ మరియు ట్రాక్ చేయడం కష్టం స్మార్ట్ మరియు స్మార్ట్నెస్ మరియు కనెక్టివిటీని చేర్చడంతో ఈ రీకాల్ ప్రక్రియను మెరుగుపరచవచ్చు మరొకటి తగ్గిన పర్యావరణ ప్రభావం మరియు చివరకు మెరుగైన సరఫరా గొలుసు స్మార్ట్ సరఫరా గొలుసు ఇవి స్మార్ట్ మరియు కనెక్ట్ చేయబడిన ఉత్పత్తులను కలిగి ఉండటం యొక్క విభిన్న ప్రయోజనాలు స్మార్ట్ మరియు కనెక్ట్ అయ్యే మాధ్యమం సెన్సార్ల వాడకం ద్వారా తెలివిగా వ్యవస్థలను తయారుచేసే ప్రధాన అంశం సెన్సార్లు యాక్చుయేటర్లతో సంబంధం కలిగి ఉంటాయి ఈ సెన్సార్లు మరియు యాక్యుయేటర్లు ఈ వ్యవస్థలను తెలివిగా చేస్తాయి IoT లో నెట్వర్క్ ముఖ్యం క్లౌడ్ కూడా ముఖ్యం ఎందుకంటే చాలా డేటా వస్తోంది ఎవరు డేటాను ప్రాసెస్ చేయబోతున్నారు నిర్వహించడానికి భారీ మొత్తంలో డేటా ఉంటుంది కాబట్టి క్లౌడ్ నిల్వ పరంగా ప్రాసెసింగ్ పరంగా మరియు చాలా డేటాను నిర్వహించబోతోంది మరియు అన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఇది చాలా ముఖ్యమైనది ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ సహాయంతో ఈ విభిన్న వస్తువులన్నింటినీ అమర్చడం విభిన్న ఎంబెడెడ్ పరికరాలతో భౌతిక వస్తువులు ఇవి మళ్ళీ సెన్సార్ల కమ్యూనికేషన్ పరికరాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఈ భౌతిక వస్తువులలో ప్రతి ఒక్కటి పొందుపరచబడతాయి స్మార్ట్నెస్ మరియు కనెక్టివిటీకి ఇవి ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్స్ మొదటిది కస్టమర్ విలువలు లాభాల బ్లూప్రింట్ కీ ప్రక్రియలు కస్టమర్ విలువలు అంటే విలువ ప్రతిపాదన గురించి కాబట్టి విలువ ప్రతిపాదన అంటే మనం మాట్లాడుతున్న ఈ విషయాలన్నింటినీ చేర్చడం ద్వారా స్మార్ట్నెస్ ఐయోటి సెన్సార్లు యాక్యుయేటర్లు ఉత్పత్తి ఎలా మెరుగుపడబోతున్నాయో వాడుక పరంగా కస్టమర్ దృక్కోణం నుండి ఉత్పత్తి ఎలా మెరుగుపడింది విలువ ప్రతిపాదన మరియు ఉత్పత్తి అందించే సేవలు ఏమిటి ఈ సేవలు ఎలా మెరుగుపడతాయి మొత్తం విలువ ప్రతిపాదన ఏమిటి తదుపరి విషయం లాభాల బ్లూప్రింట్ స్మార్ట్నెస్ మరియు కనెక్టివిటీ లాభాలను మెరుగుపరచడానికి బ్లూప్రింట్తో రావడానికి సహాయపడతాయి సంస్థలలోని కీలక వనరుల సామర్థ్యం పారిశ్రామిక ప్రక్రియలు ఉత్పాదక ప్రక్రియను మెరుగుపరచవలసి ఉంటుంది వాటిని కాలక్రమేణా ట్రాక్ చేసి ఆప్టిమైజ్ చేయాలి ఈ విభిన్న కీ ప్రక్రియలకు కూడా ఇదే జరుగుతుంది తదుపరి విషయం ఏంటి అంటే ఈ స్మార్ట్ మరియు కనెక్ట్ చేసిన ఉత్పత్తుల యొక్క విభిన్న వర్గాలు ఏమిటి మానిటర్ నియంత్రణ ఆప్టిమైజేషన్ మరియు ఆటోమేషన్ ఇవి స్మార్ట్ మరియు కనెక్ట్ చేసిన ఉత్పత్తుల యొక్క విభిన్న వర్గాలు కాబట్టి పర్యవేక్షణ నియంత్రణ ఆప్టిమైజేషన్ మరియు ఆటోమేషన్ ఇవి స్వీయ అవగాహన కలిగి ఉంటుంది వనరులను పర్యవేక్షించడం అంటే సెన్సార్లు వంటి వనరులు ఈ యంత్రాల వంటి సెన్సార్ అమర్చిన వనరులు మరియు బాహ్య డేటా వనరులను పర్యవేక్షించడం ఇవి ముఖ్యమైనవి కాబట్టి అన్ని రకాల విభిన్న వనరులను పర్యవేక్షించడం మరియు ఈ విభిన్న వనరులను ఉపయోగించడం ద్వారా ప్రభావాలను పర్యవేక్షించడం ఈ యంత్రాల ఆరోగ్య పర్యవేక్షణ ఉత్పత్తుల ఆరోగ్య పర్యవేక్షణ వంటి ప్రభావాలు ఏదో తగ్గిపోయి ఉంటే భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో పనికిరాని సమయ హెచ్చరికలను పెంచే అవకాశం ఉంటే ముందే ఇది మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది కాబట్టి ఇది మరొక ప్రభావం మరియు అసమానతలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం పర్యవేక్షణ పరంగా ఇది మూడవ ప్రభావం రిసోర్స్ కంట్రోల్ ఆప్టిమైజేషన్ కోసం ఉపయోగించే విభిన్న కస్టమ్ డిజైన్ సాఫ్ట్వేర్ లేదా వేరే ఇతర సాఫ్ట్వేర్లను ఉపయోగించడం ద్వారా ఈ వనరుల నియంత్రణ చేయడం మరియు ఈ విభిన్న సాఫ్ట్వేర్లను ఉపయోగించడం ద్వారా ఈ వనరులను ఆప్టిమైజ్ చేయడం ఈ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ప్రక్రియ మరియు ప్రభావాలకు సహాయపడుతుంది ఉత్పత్తులను నియంత్రించడం మరియు తుది వినియోగదారుల యొక్క వివిధ అవసరాల ఆధారంగా ఉత్పత్తుల వ్యక్తిగతీకరణ విభిన్న ఆప్టిమైజేషన్ పరిష్కారాలు మరియు విభిన్న అల్గారిథమ్ల ఉపయోగం గురించి మనం చర్చిస్తున్నాము సిస్టమ్ యంత్రాలు రిమోట్ సేవలను ప్రారంభించడం మరియు ఉత్పత్తిని రిపేర్ చేయడంలో సహాయపడటం వంటి వాటి యొక్క మొత్తం పనితీరును పెంచడం లేదా పెంచడం దీని ప్రభావం ఈ వనరుల ఆటోమేషన్ పర్యవేక్షణ నియంత్రణ మరియు ఆప్టిమైజేషన్ సామర్థ్యాలు వేర్వేరు సాఫ్ట్వేర్ అల్గోరిథంలు ఆటోమేషన్ కోసం ఉపయోగించాల్సి ఉంటుంది మరియు ఈ ప్రభావం విభిన్న ఉత్పత్తుల యొక్క స్వయంప్రతిపత్తి పనితీరును కలిగి ఉంటుంది వ్యాపార కోణం నుండి స్మార్ట్ సిస్టమ్స్ చాలా ముఖ్యం కాబట్టి ఈ వ్యాపార నమూనా ఏమిటి స్మార్ట్ బిజినెస్ మోడల్ అంటే ఏమిటి మనకు ఈ స్మార్ట్ బిజినెస్ మోడల్ ఎందుకు అవసరం కాబట్టి ప్రస్తుత ప్రక్రియలను తక్కువ ఖర్చుతో మరింత సమర్థవంతంగా చేయడానికి మరియు పెరిగిన ఆదాయాన్ని స్వీకరించిన తర్వాత మెరుగుపరచడానికి మనకు స్మార్ట్ బిజినెస్ మోడల్ అవసరం కాబట్టి మీరు తరచుగా అవసరమయ్యే కొంత మిగులును కలిగి ఉండటానికి పెరిగిన ఆదాయాన్ని పొందడం మించిపోతుంది

కాబట్టి స్మార్ట్ బిజినెస్ మోడల్ విలువ ప్రతిపాదన యొక్క కొన్ని ముఖ్య లక్షణాలు ఇవి నేను ఇంతకు ముందు దీని గురించి చాలా మాట్లాడాను కాబట్టి ఉత్పత్తి మరియు అది వినియోగదారునికి అందిస్తున్న సేవల పరంగా వినియోగదారులకు ఇది ఏ విలువను కలిగి ఉంటుంది అది విలువ ప్రతిపాదన మీరు స్మార్ట్ బిజినెస్ మోడల్తో ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది మొదటి ముఖ్య లక్షణం రెవెన్యూ స్ట్రీమ్ అంటే వచ్చే ఆదాయాల యొక్క వివిధ వనరులు ఏమిటి అంటే వివిధ వనరుల నుండి ఉత్పాదక ప్రక్రియలో సహాయం చేయడానికి లేదా ఒక నిర్దిష్ట ప్రాజెక్టును చేపట్టడానికి ఈ ఆదాయం రావచ్చు కాబట్టి ఆదాయ ప్రవాహం యొక్క ఆదాయ వనరులు మరియు చివరకు ఆ ఉత్పత్తిని ఉత్పాదక ప్రక్రియలో సహాయపడటానికి ఉపయోగించబడుతుంది ఇవి వేర్వేరు ఖర్చులు కాబట్టి ఇది ఆదాయ ప్రవాహం మరియు ఉపయోగించబోయే వివిధ సాంకేతికతలు స్మార్ట్ బిజినెస్ మోడల్ యొక్క మూడు వేర్వేరు ముఖ్య లక్షణాలు మనం స్మార్ట్ బిజినెస్ మోడల్లో విలువ సృష్టి గురించి మాట్లాడుతుంటే విభిన్న దృక్పథాలు విభిన్న అంశాలు అర్థం చేసుకోవడానికి ఉన్నాయి ఒకటి కొత్తదనం సెంట్రిసిటీ రెండవది సామర్థ్యం సెంట్రిసిటీ

కాబట్టి ముఖ్యమైనది స్మార్ట్ బిజినెస్ మోడల్లో పర్యవేక్షించడం మీరు స్మార్ట్ బిజినెస్ మోడల్తో రావాల్సి ఉంటే ఇవి ముఖ్య విషయాలు మనకు పర్యవేక్షించాల్సిన అవసరం అది ఉంది మనకు నియంత్రణ యంత్రాంగం ఉండాలి మరియు కొంత ఆప్టిమైజేషన్ ఉండాలి యంత్రాల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం

ఇది ఒక విషయం కాబట్టి ఈ పనులన్నీ దేని సహాయంతో చేయవచ్చు వెన్నెముక మరియు ఆప్టిమైజేషన్ కోసం అల్గోరిథంలు కాబట్టి మనం ఇలాంటి వాటితో రావాలి బిజినెస్ మోడల్ స్మార్ట్ బిజినెస్ మోడల్ మనం మాట్లాడిన ఈ మొత్తం విషయాన్ని సాధించడంలో సహాయపడుతుంది కాబట్టి స్మార్ట్ బిజినెస్ మోడల్ ఈ విభిన్న విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి మనకు స్మార్ట్ బిజినెస్ మోడల్ ఎందుకు అవసరం ఎందుకంటే సామర్థ్యాన్ని వ్యవస్థలను సాధించడంలో సహాయపడుతుంది ఈ కొత్తదనం కోణం సామర్థ్యం లాక్ ఇన్ మరియు పరిపూరత ఉన్నట్లు మనం చూసిన విలువ ప్రతిపాదనను మనం పరిశీలించాము ఇవి స్మార్ట్ బిజినెస్ మోడల్లో విభిన్న విలువలను సృష్టించే అంశాలు మనం విలువ సెంట్రిక్ వ్యాపార నమూనాను వ్యాపార నమూనా కొత్త మార్కెట్లను తెరుస్తుంది కొత్త సేవలు పరిష్కారాలను ఇస్తాయి ఇవి వినూత్నమైనవి క్రొత్తవి కస్టమర్లు ఉపయోగకరంగా ఉత్తేజకరమైనవిగా గుర్తించే ముందు మేము అక్కడ లేము కాబట్టి ఇది విలువ సెంట్రిసిటీ తదుపరి విషయం సామర్థ్యం సంఖ్యను తగ్గించకుండా చేస్తాయి ఇది మొత్తం సామర్థ్యం సెంట్రిసిటీ లాక్ ఇన్ సెంట్రిక్ బిజినెస్ మోడల్ కస్టమర్ వలస మధ్య నమ్మకాన్ని పెంచుతుంది కాంప్లిమెంటరీ బిజినెస్ మోడల్ ఉత్పత్తి మరియు సేవలు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ఆస్తులు సాంకేతికతలు కార్యకలాపాలు వంటి విభిన్న పరిపూరకరమైన విషయాల గురించి మాట్లాడుతుంది ఇవి స్మార్ట్ బిజినెస్ మోడల్తో రావడానికి అవసరం కాబట్టి విలువలను సృష్టించడంలో రెండవది కనెక్టివిటీ పొర మరియు మూడవది డిజిటల్ పొర ఈ విషయానికి సహాయపడే మొత్తం నిర్మాణం ఇది మరియు వీటిలో విభిన్న భాగాలు మాకు భౌతిక పొర డిజిటల్ పొర మరియు కనెక్టివిటీ పొర ఉన్నాయి కాబట్టి ఈ ప్రతి పొరలలో మనం సెన్సార్లు మైక్రోకంట్రోలర్ల గురించి మాట్లాడుతున్నాము డిజిటల్ లేయర్ మేము ప్రాసెసర్ల గురించి మాట్లాడుతున్నాము ఇది వేర్వేరు అల్గారిథమ్లను అమలు చేయడంలో సహాయపడుతుంది ఇది మొత్తం ప్రక్రియలలో అమలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ ప్రాసెసర్ ద్వారా డిజిటల్ పొరలో జాగ్రత్త తీసుకుంటాయి నిల్వ యొక్క భాగాలు మొత్తం నిర్మాణంలో ఇవి మూడు పొరలు సెన్సార్ల సహాయంతో డేటాను సేకరించడానికి మరియు సంపాదించడానికి భౌతిక పొర బాధ్యత వహిస్తుంది మరియు వివిధ మైక్రోకంట్రోలర్లు మరియు మైక్రోప్రాసెసర్లను కలిగి ఉంటుంది కనెక్టివిటీ లేయర్ మొత్తం కనెక్టివిటీ స్మార్ట్ పరికరాలు స్మార్ట్ సర్వీసెస్ ఐపి నెట్వర్క్లు జిగ్బీ ఎన్ఎఫ్సి మరియు బ్లూటూత్ వంటి విభిన్న కనెక్టివిటీ టెక్నాలజీలను ఉపయోగిస్తుంది డేటాను ప్రాసెస్ చేయడం ద్వారా డేటాను ప్రాసెస్ మాట్లాడుతాయి కాబట్టి స్మార్ట్ మరియు కనెక్ట్ చేయబడిన వ్యాపార నమూనా యొక్క రెండు ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి ఒకటి అమెజాన్ యొక్క డాష్ బటన్ ఇక్కడ విలువ ప్రతిపాదన వై ఫై ఎనేబుల్ చేసిన ఎంబెడెడ్ పరికరాలతో అమర్చబడి ఉంటుంది కనెక్టివిటీ లేయర్ వై ఫై ప్రారంభించబడింది మరియు మొబైల్ లేయర్ ద్వారా డిజిటల్ లేయర్ కనెక్ట్ చేయబడింది అదేవిధంగా సెమియోస్ మరియు మొదలైన వాటిన్ అది చేస్తుంది కనెక్టివిటీ లేయర్ సెల్యులార్ మరియు డిజిటల్ లేయర్ వివిధ మొబైల్ అనువర్తనాలను కలిగి ఉంటుంది స్మార్ట్ మరియు కనెక్ట్ చేయబడిన వ్యాపార నమూనాలు ఆచరణలో అమలు చేయడానికి ఇవి రెండు ఉదాహరణలు కాబట్టి ఇవి మళ్ళీ కొన్ని సూచనలు ఈ ఉపన్యాసం మొత్తం వ్యాపార దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైన అంశాలను వర్తిస్తుంది మనం ఎందుకు చేయాలనుకుంటున్నామో మనం ఏమి చేయాలనుకుంటున్నామో అంటే పరిశ్రమ 4 0 వైపు రూపాంతరం చెందడానికి ఈ స్మార్ట్ పరికరాలన్నింటినీ కలుపుకోవడం ద్వారా పరిశ్రమ 4 0 వైపు రూపాంతరం చెందాలని మేము భావిస్తున్నాము మనం ప్రతిదీ స్మార్ట్గా మార్చడం వైపు పరివర్తన చెందాలనుకుంటున్నాము కాని ప్రశ్న ఏమిటంటే మనం స్మార్ట్ ఎందుకు చేయాలి విలువ ప్రతిపాదన ఏమిటి వ్యాపార కోణం నుండి ఈ రకమైన దత్తత సాంప్రదాయిక నుండి తెలివిగా అనుసంధానించబడిన వాటి ద్వారా పరివర్తన చెందడం ద్వారా మెరుగుపరచబోయే విషయాలు ఏమిటి మరియు ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనం చర్చించాము కాబట్టి పరిశ్రమల 4 0 నిర్మాణానికి ఈ విషయాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం పరిశ్రమ 4 0 కు పరివర్తనలోకి రావాల్సిన పరిశ్రమ శ్రామికశక్తికి విఫలం కావచ్చు 1 దీనితో మేము ఇక్కడ తో పూర్తి అవుతుంది మరియు ఈ ఉపన్యాసంలో మనం కవర్ చేసిన విషయాలు తరువాతి ఉపన్యాసాల గురించి మరింత అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి ఈ కోర్సులో మనం వాటిని కవర్ చేయబోతున్నాం ధన్యవాదాలు